శుభాకాంక్షలు మోడ్యూల్ 2 యూనిట్ 8 అసెస్మెంట్ పత్తెర్న్స్ అండ్ అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కు స్వాగతం CO లను సాధించడానికి లక్ష్యాలను నిర్దేశించడంలో సాంకేతికత యొక్క స్వభావం మరియు పాత్రను మనం చూశాము ఈ యూనిట్ యొక్క ఫలితాలు ఇంజనీరింగ్ కోర్సు కోసం అసెస్మెంట్ ప్యాట్రన్ అండ్ అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ రూపొందించే విధానాన్ని అర్థం చేసుకోవడం అసెస్మెంట్ పద్ధతి సంస్థ నుండి సంస్థకు గణనీయంగా మారుతుంది వేర్వేరు విశ్వవిద్యాలయాలలో మరియు వేర్వేరు సంస్థలలో అసెస్మెంట్ అమలు చేయబడిన విధానంలో మాకు చాలా పెద్ద వ్యత్యాసం కనిపిస్తుంది కానీ చాలా విస్తృతంగా మనం అసెస్మెంట్ను రెండు భాగాలుగా విభజించవచ్చు నిరంతర అంతర్గత మూల్యాంకనం మరియు సెమిస్టర్ ముగింపు పరీక్ష CIE మరియు SEE లకు ఇచ్చిన సంబంధిత వెయిటేజీలు కూడా సంస్థ నుండి సంస్థకు గణనీయంగా మారుతూ ఉంటాయి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న టైర్ 2 ఇన్స్టిట్యూట్లలో సాధారణంగా CIE కి ఇవ్వబడిన వెయిటేజ్ 20 మరియు సెమిస్టర్ ఎండ్ పరీక్షకు వెయిటేజ్ 80 కాబట్టి అంటే 2080 లు గా ఉంటాయి కానీ అది స్వయంప్రతిపత్త సంస్థలలో 6040 వరకు మారవచ్చు కాబట్టి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇవి SEE కి 60 మార్కులు మరియు CIE కి 40 మార్కులు కేటాయించాయి అయితే స్వయంప్రతిపత్త సంస్థలో సర్వసాధారణమైన కేటాయింపు 5050 మరియు స్వయంప్రతిపత్తి లేని అనుబంధ సంస్థలు 2080 ఇవి చాలా సాధారణ సంఖ్యలు కానీ అవి విశ్వవిద్యాలయాలు మరియు ఇన్స్టిట్యూట్లలో మారుతూ ఉంటాయి మరియు చాలావరకు అంచనాకు ఇప్పటికీ వ్రాతపూర్వక ప్రతిస్పందనలు అవసరం నిరంతర అంతర్గత ఎవాల్యూయేషన్ లేదా అంతర్గతఅసెస్మెంట్ అందించిన మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటాయి మళ్ళీ విస్తృత వైవిధ్యం ఉంటుంది CIE లో భాగంగా మీరు రెండు పరీక్షలను మాత్రమే నిర్వహించగల విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మరియు వాటి సగటు CIE మార్కులుగా తీసుకోబడుతుంది 3 పరీక్షలు నిర్వహించిన సంస్థలు ఉన్నాయి మరియు ఉత్తమ 2 ఎంపిక చేయబడతాయి మరియు వాటి సగటును CIE గా తీసుకుంటారు CIE యొక్క కొన్ని మార్కులకు సంబంధించి ఉపాధ్యాయుడికి స్వేచ్ఛ ఉన్న సంస్థలు కూడా ఉన్నాయి మరియు ఉపాధ్యాయుడు కొన్నిమార్కులకు క్విజ్లు అసైన్మెంట్లు మినీ ప్రాజెక్ట్లను నిర్వహించవచ్చు కొన్ని మార్కుల కోసం ఇది తప్పనిసరిగా రాత పరీక్ష రూపంలో ఉండాలి కాబట్టి సాధ్యమయ్యే అసెస్మెంట్ సాధనాల యొక్క వైవిధ్యం మరియు ఈ సాధనాలలోకి వెళ్ళగల ప్రశ్నల రకం ఇన్స్టిట్యూట్లలో గణనీయంగా మారుతూ ఉంటాయి కానీ అన్ని సందర్భాల్లో మొత్తం అంతర్గత అంచనా అన్ని CO లను తగినంతగా పరిష్కరించాలి మరియు ఇది చాలా సంస్థలకు పెద్ద సవాలు ముఖ్యంగా తరువాతి CO లను అంచనా వేయడం సవాలుగా మారుతుంది ఉదాహరణకు 8 CO లు ఉంటే COs 7 మరియు 8 లను అంచనా వేయడం సాధారణంగా ఒక సవాలు ఎందుకంటే బోధనా సామగ్రి CO7 మరియు CO8 ను వెలికితీసే సమయానికి సాధారణంగా చివరి పరీక్ష నిర్వహించేది కాబట్టి అన్ని CO లను తగినంతగా పరిష్కరించే విధంగా అంతర్గత అంచనాను రూపొందించడంలో సవాళ్లు ఉన్నాయి మరియు ఇవన్నీ భరోసా ఇవ్వడానికి ముందస్తు ప్రణాళిక అవసరం అది లేకుండా CO సాధనను లెక్కించడానికి డేటాను అందించడంలో CIE సరిపోదు కాబట్టి ఈ యూనిట్లో మేము నాణ్యమైన CIE ని అలాగే నాణ్యమైన SEE ని నిర్ధారించడానికి అవసరమైన ముందస్తు ప్రణాళికపై దృష్టి పెడతాము CIE లో మొదటి దశ అందుబాటులో ఉన్న మార్గదర్శకాల ఆధారంగా బోధకుడు ఉపయోగించాల్సిన అసెస్మెంట్ సాధనాల వివరాలను మరియు CIE కోసం ఈ సాధనాలను వివరాలు మరియు వాటి కోసం కేటాయించిన మార్కులు మరియు నిర్దిష్ట పరికరం నిర్వహించబడుతున్నప్పుడు షెడ్యూల్ సందర్భాల్లో మనం మొదట్లోనే ఖరారు చేయాలి ఇక్కడ మనం చూస్తున్నది ఒక ఉదాహరణ ఇక్కడ బోధకుడు 2 పరీక్షలను ప్లాన్ చేస్తున్నాడు ఒక్కొక్కటి 15 మార్కులకు అప్పుడు 2 క్విజ్లు ఒక్కొక్కటి 5 మార్కులు మరియు 2 అసైన్మెంట్లు 5 మార్కులకు ఒక్కొక్కటి మొత్తం 50 మార్కులకు చేరుకుంటుంది మీరు చూడగలిగిన షెడ్యూల్ ఏమిటంటే టెస్ట్ 1 మరియు టెస్ట్ 2 వారం 7 మరియు 13 వ వారాలలో షెడ్యూల్ చేయబడ్డాయి 2 క్విజ్లు 5 వ వారం మరియు 14 వ వారాలలో షెడ్యూల్ చేయబడ్డాయి మరియు 1 మరియు 2 అసైన్మెంట్లు 9 వ వారంలో సమర్పించబడతాయి మరియు మరొకటి 15 వ వారంలో సమర్పించవలసి ఉంది ఇప్పుడు ఈ పనులను విద్యార్థులకు ఇచ్చినప్పుడు విద్యార్థికి అప్పగించిన పనిలో మరియు సమర్పించడానికి ఎంత సమయం కేటాయించాలో బట్టి బోధకుడు నిర్ణయించుకోవాలి కానీ అసైన్మెంట్ టాపిక్ విద్యార్థికి ముందుగానే ముందుగానే సూచించబడిందని మరియు అది సమర్పించాల్సిన వారం ముందస్తుగా తెలుస్తుందని భావించబడుతుంది కాబట్టి మొదటి దశ ఏమనగా ఈ రకమైన ప్రణాళికను రూపొందించడం ఉపయోగించాల్సిన అసెస్మెంట్ సాధనాలు మరియు ఈ సాధనాలను నిర్వహించే షెడ్యూల్ అసెస్మెంట్ ప్లాన్లో సూచించినది తుది మార్కులు అని గమనించాలి ఉదాహరణకు అసైన్మెంట్ 1 ఇది 5 మార్కులు చెబుతుంది కాని విద్యార్థులకు ఇచ్చిన అసైన్మెంట్ 5 మార్కులకు ఉండవలసిన అవసరం లేదు నేను 20 మార్కులు చెప్పగలను కాని అలాంటి సందర్భాల్లో ఏమి జరుగుతుందంటే విద్యార్థుల పనితీరు చివరికి తగిన విధంగా స్కేల్ చేయబడుతుంది అంటే 20 మార్కులకు ఒక అసైన్మెంట్ 1 ఇవ్వబడుతుంది తరువాత 4 తుదిమార్కులు ద్వారా విభజించబడతాయి తద్వారా విద్యార్థుల పనితీరు తగిన విధంగా కొలవబడుతుంది క్విజ్లు మరియు అసైన్మెంట్లను రూపకల్పన చేసేటప్పుడు ఇది అవసరం అవుతుంది ఎందుకంటే వాటికి కేటాయించిన మొత్తం మార్కులు చిన్నవిగా ఉంటాయి మరియు అంత తక్కువ సంఖ్యలో మార్కుల కోసం ఒక పరికరాన్ని రూపొందించడం చాలా సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు కాబట్టి నేను 20 మార్కుల కోసం క్విజ్ను డిజైన్ చేసి ఆపై 5 మార్కులకు స్కేల్ చేయవచ్చు ఈ రకమైన స్కేలింగ్ డౌన్ పద్దతి బోధకుడి అవసరం మరియు సౌలభ్యం ఆధారంగా ఏదైనా అంచనా పరికరానికి ఉపయోగపడుతుంది అసెస్మెంట్ సాధనాలు మరియు వాటి షెడ్యూల్పై నిర్ణయం తీసుకున్న తరువాత మనం ఇప్పుడు CO లను చూడాలి ప్రతి CO కోసం మేము నిర్ణయించుకోవలసిన మూడు విషయాలు ఉన్నాయి నంబర్ వన్ CIE కోసం మొత్తం మార్కులో CO కి కేటాయించాల్సిన మార్కులు ఉదాహరణకు CIE కి 50 మార్కులు మరియు CO1 CO2 CO3 మొదలగునవి ఎన్ని మార్కులు కేటాయించబడతాయి కాబట్టి ఒక నిర్దిష్ట CO కోసం మార్కులు కేటాయించబడాలి మనం నిర్ణయించుకోవాలి అప్పుడు సంబంధిత అసెస్మెంట్ సాధనాలపై ఈ మార్కుల పంపిణీ మేము 2 3 అసెస్మెంట్ సాధనాలకు పైగా ఒక నిర్దిష్ట CO ని కవర్ చేసే అవకాశం ఉంది ఉదాహరణకు CO1 పరీక్ష 1 లో అలాగే క్విజ్ 1 లో అలాగే అసైన్మెంట్ 1 లో పరిష్కరించబడుతుంది పరీక్ష 1 లో ఎన్ని మార్కులు కేటాయించబడతాయి Q 1 లో ఎన్ని ఉంటాయి మరియు అసైన్మెంట్ 1 లో ఎన్ని ఉంటాయి మేము దానిని నిర్ణయించుకోవాలి అప్పుడు ఈ CO కి సంబంధించిన అసెస్మెంట్ ఐటెమ్ ఇది మనం మళ్ళీ వివరంగా చర్చిస్తాము కాని ఈ CO కి సంబంధించిన అసెస్మెంట్ ఐటమ్స్ యొక్క అభిజ్ఞా స్థాయిలను మనం నిర్ణయించుకోవాలి కాబట్టి మొదటిది మార్కుల కేటాయింపు మొత్తం CIE మార్కులలో ఒక నిర్దిష్ట CO కి కేటాయించిన మార్కులు స్పష్టంగా బోధకుడి ఎంపిక ప్రతి CO ని అంచనా వేయడం మాత్రమే అడ్డంకి అంటే ప్రతి CO కి సున్నా కాని మార్కులు కేటాయించాలి అంతకు మించి ఇది బోధకుల ఎంపిక ఏదేమైనా కేటాయించాల్సిన మార్కులను నిర్ణయించడంలో బోధకుడు రెండు ముఖ్యమైన పారామితులను పరిగణనలోకి తీసుకుంటే అది అవసరం ఒకటి ఆ CO కి కేటాయించిన తరగతి గదుల నిష్పత్తి మేము ఒక నిర్దిష్ట CO కి కేటాయించిన సమయాన్ని గణనీయమైన సమయాన్ని వెచ్చిస్తాము కాని ఆ CO కి కేటాయించిన మార్కుల సంఖ్య గణనీయంగా తక్కువగా ఉంటే అది చాలా సహజంగా అనిపించదు కాబట్టి CO కి కేటాయించిన తరగతి గది గంటల నిష్పత్తి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తరగతి గదిలో చాలా శాతం CO కి అంకితం చేయబడిందనే కోణంలో ఇది అల్గోరిథమిక్ కాదు కాబట్టి అదే శాతం 50 ఆ CO కి అంకితం చేయబడింది అది అలాంటిది కాదు కానీ ఇది ఒక ముఖ్యమైన పరామితి ఇది ఉపాధ్యాయుడు పరిగణనలోకి తీసుకోవాలి మరియు తరువాతి కోర్సులలో ఆ CO యొక్క సాపేక్ష ప్రాముఖ్యత గురించి ఆత్మాశ్రయ అవగాహన అది కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు చివరకు ఈ పారామితుల ఆధారంగా ఒక నిర్దిష్ట CO కి ఎన్ని మార్కులు కేటాయించాలో బోధకుడు నిర్ణయించుకోవాలి కాబట్టి ఆ స్వేచ్ఛ ఇప్పటికీ బోధకుడిపై ఉంది కానీ ఇవి ఆ సంఖ్యను నిర్ణయించడంలో పరిగణనలోకి తీసుకోగల పారామితులు ఉదాహరణగా ఒక కోర్సులో ఒక CO CO5 ను చూద్దాం మొత్తం తరగతి గది సెషన్ల సంఖ్య 56 మరియు CO5 కి కేటాయించిన తరగతి గది సెషన్ల సంఖ్య 8 అంటే 14 శాతం మరియు మొత్తం CIE మార్కులు 50 కి సమానం అని అనుకోండి కాబట్టి మీరు ఖచ్చితంగా అదే శాతంతో వెళితే మాకు 7 మార్కులు వస్తాయి CO5 కి మాత్రమే 7 మార్కులు కేటాయించడం సాధ్యమే కాని బోధకుడు ఈ CO5 ను తరువాతి కోర్సులకు మరింత ముఖ్యమైనదిగా లేదా ముఖ్యమైనదిగా భావిస్తాడు కాబట్టి బోధకుడు CO5 కి వాస్తవానికి 10 మార్కులు కేటాయించారు ఇది ఖచ్చితంగా ఒప్పు కాబట్టి బోధకుడు ఒక నిర్దిష్ట CO కి కేటాయించిన మార్కులు ఈ రెండు అంశాలపై ఆధారపడి ఉంటాయి చివరకు ఇది బోధకుడి రూపకల్పన ఎంపిక కాబట్టి CO5 కోసం కేటాయించిన మార్కులు 10 అదే ఫ్యాషన్ బోధకుడు ప్రతి CO కి కేటాయించాల్సిన మార్కులను నిర్ణయించుకోవాలి మరియు వాస్తవానికి CIE కోసం కేటాయించిన మార్కులకు మొత్తం రావాలి ఈ సందర్భంలో CIE కోసం మొత్తం మార్కులు 50 కాబట్టి మార్కుల కేటాయింపు ఇక్కడ చూపిన విధంగానే అనుకుందాం CO5 కాకుండా 8 అన్ని CO లు 8 మార్కులు అప్పుడు CO5 10 కాబట్టి మనకు 8x5 40 ప్లస్ 10 50 మార్కులు ఈ ఎంపిక బోధకుడి ఎంపిక CO1 CO2 CO3 CO4 మరియు CO6 అన్నీ ఒకే వెయిటేజీ 8 కలిగి ఉండవలసిన అవసరం లేదు ఈ సందర్భంలో బోధకుడు అలా నిర్ణయించుకున్నాడు కాని ఇది మేము చర్చించిన కారకాల ఆధారంగా CO నుండి CO వరకు మారవచ్చు కాబట్టి CO లకు ఈ రకమైన CIE మార్కుల కేటాయింపుపై బోధకుడు నిర్ణయించుకోవాలి అప్పుడు ప్రతి CO కోసం మేము ఇప్పటికే మార్కులను నిర్ణయించాము ఇప్పుడు సంబంధిత ఎవాల్యూయేషన్ సాధనాలపై ఈ మార్కుల పంపిణీపై బోధకుడు నిర్ణయించుకోవాలి మళ్ళీ ఇది బోధకుడి ఎంపిక ముఖ్యంగా మనం చెబుతున్నది ఏమిటంటే ఒక నిర్దిష్ట CO ను అన్ని పరికరాల ద్వారా పరిష్కరించడం ఒక పరిమితి ఏమిటంటే ఒక CO ని ఒక అంచనా పరికరం ద్వారా పరిష్కరించాలంటే ఆ CO కి సంబంధించిన బోధనా సామగ్రి ఆ నిర్దిష్ట ఎవాల్యూయేషన్ పరికరం యొక్క షెడ్యూల్ సమయానికి ముందే వెలికి తీయబడి ఉండాలి ఉదాహరణగా T1 7 వ వారానికి షెడ్యూల్ చేయబడిందని మేము చూశాము ఇప్పుడు పాఠ్య ప్రణాళిక CO6 12 మరియు 13 వారాలకు ప్రణాళిక చేయబడిందని సూచిస్తుంది స్పష్టంగా CO6 ను T1 ద్వారా పరిష్కరించలేము వాస్తవానికి అంతర్గత మూల్యాంకనం యొక్క మునుపటి పథకంలో ఇది ఒక ప్రధాన వికలాంగుడు ఇక్కడ కేవలం 2 పరీక్షలు మాత్రమే ఉన్నాయి మరియు పరీక్ష 2 పూర్తయ్యే సమయానికి చాలా సందర్భాలలో బోధకులు సంబంధిత బోధనా సామగ్రిని మాత్రమే కవర్ చేస్తారు బహుశా మొదటి 4 లేదా 5 CO లకు కాబట్టి మిగిలిన CO లు ఇప్పటికీ పాఠ్య ప్రణాళిక ప్రకారం కవర్ చేయబడాలి కాని ఇప్పటికే చివరి అంచనా పరికరం ముగిసింది కాబట్టి తప్పనిసరిగా తరువాత కొన్ని CO లకు సంబంధించి మాకు పనితీరు డేటా లేదు ఆ రకమైన అసెస్మెంట్ స్కీమ్లో ఇది ఒక పెద్ద లోపం కాబట్టి అనేక స్వయంప్రతిపత్త సంస్థలు దీనిని చాలా ముందుగానే గ్రహించాయి మరియు అవి ఇతర ఎవాల్యూయేషన్ సాధనాలను తీసుకువచ్చాయి పరీక్షలు కాకుండా ఇది తరువాత CO లను పరిష్కరించడానికి సెమిస్టర్లో నిర్వహించబడుతుంది లేకపోతే తరువాతి CO లను పరిష్కరించడం చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇతర అంచనా క్విజ్ లేదా అసైన్మెంట్ వంటి సాధనాలు తరువాతి CO లను కవర్ చేయడానికి ఖచ్చితంగా అవసరం అవుతాయి కాబట్టి ఈ అడ్డంకిని దృష్టిలో ఉంచుకుని బోధకుడు ఒక నిర్దిష్ట CO ని పరిష్కరించడానికి ఉపయోగించే అసెస్మెంట్ సాధనాలను నిర్ణయించాలి కాబట్టి ఇది వాలిడ్ అయ్యే ప్రణాళికకు ఉదాహరణ వాలిడ్ అయ్యేది ఏమిటంటే అస్సేన్స్మెంట్ పరికరం షెడ్యూల్ చేయబడిన సమయం అప్పటికి ఆ CO కి సంబంధించిన బోధనా సామగ్రి తరగతి గదిలో పూర్తయింది కాబట్టి CO1 ఇప్పటికే కేటాయించిన మొత్తం మార్కులు మేము 8 చూశాము మరియు దీనికి మార్కుల కేటాయింపు క్విజ్ 1 3 మార్కులలో కేటాయించబడింది మరియు T1 5 మార్కులు కేటాయించబడ్డాయి మొత్తం 8 మార్కులు మరియు క్విజ్ 1 నిర్వహించే సమయానికి లేదా టి 1 నిర్వహించే సమయానికి CO1 కు సంబంధించిన మెటీరియల్ తరగతి గదిలో పూర్తయింది కాబట్టి CO1 కు సంబంధించిన ప్రశ్నలు ఉన్న క్విజ్ 1 మరియు టి 1 తీసుకోవడానికి విద్యార్థి సిద్ధంగా ఉన్నాడు అదేవిధంగా ప్రతి CO కి ఆ CO ను పరిష్కరించాల్సిన అసెస్మెంట్ సాధనాలు ఏమిటో మనం నిర్ణయించుకోవాలి కాబట్టి ప్రతి CO కోసం మేము ఆ పని చేశామని అనుకోండి ఉదాహరణకు CO6 ఇది కోర్సు యొక్క చివరి CO ఇది ఏ పరీక్షలోనూ కవర్ చేయబడదని మనం చూడవచ్చు ఎందుకంటే మేము పరీక్ష 2 ని పూర్తి చేసే సమయానికి ఇప్పటికీ CO6 కి సంబంధించిన పదార్థాన్ని మేము నిజంగా చూడలేదు బోధనా సామగ్రికి సంబంధించిన CO6 చాలా తరువాత మాత్రమే వస్తుంది కాబట్టి ఈ CO6 ను టెస్ట్ 1 లేదా టెస్ట్ 2 ద్వారా పరిష్కరించలేదు కొంతవరకు బదులుగా ఇది 3 మార్కులకు క్విజ్ 2 ద్వారా పరిష్కరించబడుతుంది కానీ మిగిలిన మార్కులు అవన్నీ అసైన్మెంట్ 2 లో పరిష్కరించబడతాయి మరియు అసైన్మెంట్ 2 సమర్పించడానికి షెడ్యూల్ చేసిన తేదీ చాలా ఆలస్యం అని మనం చూశాము కాబట్టి ఆ సమయానికి CO6 కి సంబంధించిన బోధనా సామగ్రి సహేతుకంగా పూర్తి అయ్యేది మరియు ఒక విద్యార్థికి అప్పగించిన పనిని పూర్తి చేసి సమర్పించడానికి తగినంత సమయం ఉంది కాబట్టి సెమిస్టర్లో విస్తరించి ఉన్న ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎవాల్యూయేషన్ సాధనాలలో ప్రతి CO ని సహేతుకంగా పరిష్కరించేలా చూడడానికి ఈ రకమైన ప్రణాళిక అవసరం CO కి కేటాయించాల్సిన మార్కులను నిర్ణయించిన తరువాత మరియు ఆ CO ను పరిష్కరించాల్సిన అసెస్మెంట్ సాధనాలను నిర్ణయించిన తరువాత నిర్ణయించాల్సిన తదుపరి ప్రధాన సమస్య సంబంధిత అభిజ్ఞా స్థాయిలలో ఉండాలి ఏదేమైనా ఆచరణలో చాలా మంది బోధకులు వివిధ కారణాల వల్ల అంచనా అంశాన్ని తక్కువ అభిజ్ఞా స్థాయిలలో సెట్ చేస్తారు ఇది తక్కువ స్థాయిని కూడా అంచనా వేయడం ముఖ్యం వారు మొదట ఆ స్థాయిలో పరీక్షించాలనుకుంటున్నారు మరియు పేర్కొన్న నైపుణ్యాలను సంపాదించడంలో విద్యార్థుల పురోగతిని చూడాలనుకుంటున్నారు కాబట్టి రకరకాలు ఉండవచ్చు ఎందుకంటే మనకు తక్కువ అభిజ్ఞా స్థాయిల నుండి అంచనా అంశాలు ఉండవచ్చు కాబట్టి ఒక నిర్దిష్ట CO వర్తించే స్థాయిలో ఉంటే నాకు ఆ CO కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు తక్కువ స్థాయి అవగాహనలో ఉండవచ్చు మరియు గుర్తుంచుకోవాలి అంటే ఆ CO కి సంబంధించినది నేను కొన్ని ప్రశ్నలను గుర్తుంచుకునే స్థాయిలో కొన్ని ప్రశ్నలను వర్తించే స్థాయిలో మరియు కొన్ని ప్రశ్నలను అర్థం చేసుకునే స్థాయిలో కూడా కలిగి ఉంటాను కాబట్టి తక్కువ అభిజ్ఞా స్థాయికి చెందిన అసెస్మెంట్ ఐటెమ్లకు ఇచ్చిన వెయిటేజీలను బోధకుడు నిర్ణయిస్తారు ఒక CO వర్తించే స్థాయిలో ఉంటే స్థాయిని వర్తింపచేయడానికి నేను ఎన్ని మార్కులు కేటాయించాను మరియు తక్కువ స్థాయిలకు ఎన్ని మార్కులు కేటాయించాను అనేది అర్థం చేసుకోవాలి వాస్తవానికి స్థాయిని అర్థం చేసుకోవడానికి ఎన్ని మార్కులు స్థాయిని గుర్తుంచుకోవడానికి ఎన్ని మార్కులు కూడా బోధకుడి ఎంపిక కానీ ఒక ఉపయోగకరమైన నియమం ఏమిటంటే తక్కువ అభిజ్ఞా స్థాయికి చెందిన అసెస్మెంట్ ఐటెమ్లకు ఇచ్చే వెయిటేజ్ 40 శాతానికి మించకూడదు వాస్తవానికి ఈ 40 మేజిక్ ఫిగర్ కాదు మీరు 35 శాతం నిర్ణయించవచ్చు మీరు 30 శాతం నిర్ణయించవచ్చు బోధకుడికి నిర్ణయించే స్వేచ్ఛ ఉంది కానీ అది 50 శాతానికి మించి ఉంటే అంచనా బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఒక CO వర్తించే స్థాయిలో ఉంటే మరియు మా అంచనా అంశాలు ప్రధానంగా తక్కువ స్థాయిలను మాత్రమే సూచిస్తుంటే వర్తించే స్థాయికి కాకపోతే అప్పుడు సాధారణంగా అంచనా తక్కువస్థాయి నాణ్యతగా పరిగణించబడుతుంది వాస్తవానికి ఇది జరగకుండా చూసుకోవటానికి సాధారణంగా అనేక సంస్థలు అనుసరించే ఒక అభ్యాసం అసెస్మెంట్ సాధనాలు ఒక రకమైన నాణ్యతా భరోసా ప్రక్రియ ద్వారా వెళతాయి ఇక్కడ ఈ రకమైన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పరికరం ధృవీకరించబడుతుంది ఒక CO వర్తించే స్థాయిలో ఉంటే మరియు మా అంచనా అంశాలు ప్రధానంగా తక్కువ స్థాయిలను మాత్రమే సూచిస్తుంటే వర్తించే స్థాయికి కాదు అప్పుడు సాధారణంగా అంచనా తక్కువస్థాయి నాణ్యతగా పరిగణించబడుతుంది వాస్తవానికి ఇది జరగకుండా చూసుకోవటానికి ఇది సాధారణంగా అనేక సంస్థలు అనుసరించే ఒక అభ్యాసం అసెస్మెంట్ సాధనాలు ఒక రకమైన నాణ్యతా భరోసా ప్రక్రియ ద్వారా వెళతాయి ఇక్కడ ఈ రకమైన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పరికరం ధృవీకరించబడుతుంది కాబట్టి తక్కువ అభిజ్ఞా స్థాయికి చెందిన అసెస్మెంట్ ఐటెమ్లకు ఇవ్వగలిగే గరిష్ట వెయిటేజ్ ఏది వంటి కొన్ని రకాల మార్గదర్శకాలను కలిగి ఉండటం కూడా అవసరం 40 శాతం మేము ప్రతిపాదిస్తున్న సహేతుకమైన సంఖ్య కానీ బోధకుడికి ఈ సంఖ్యను మార్చడానికి స్వేచ్ఛ ఉంది కానీ తక్కువ అభిజ్ఞా స్థాయికి కేటాయించిన మార్కుల శాతం ఎంత ఉంటుందనే దానిపై కొంత ముందస్తు ఆలోచన కలిగి ఉండండి వాస్తవానికి మీరు OBE ఫ్రేమ్వర్క్కు ముందు కాలంలో సెమిస్టర్ ఎండ్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే చాలా మంది ప్రజలు ప్రశ్నపత్రాలలో చాలా తక్కువ జ్ఞాన స్థాయికి సంబంధించిన ప్రశ్నలను కలిగి ఉన్నారని మరియు కొన్నిసార్లు గుర్తుంచుకోండి మరియు అర్థం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు విద్యార్థి నుండి ఆశించిన సామర్థ్యాలు అధిక అభిజ్ఞా స్థాయిలో ఉన్నప్పటికీ కాబట్టి బోధకుడు నిర్ధారించడానికి ముందస్తు ప్రణాళిక కలిగి ఉండాలి ప్రశ్నపత్రం సహేతుకమైన నాణ్యతతో ఉంటుంది ప్రణాళికాబద్ధంగా అంచనా వేసే సాధనాలు సంబంధిత అభిజ్ఞా స్థాయిలలో CO లను తగినంతగా పరిష్కరిస్తాయి కాబట్టి ఇది బోధకుడు తప్పనిసరిగా చేయవలసిన ఎంపిక మళ్ళీ ఒక ఉదాహరణ మేము CO5 ని చూశాము CO5 కోసం మొత్తం 10 మార్కులు ప్లాన్ చేయబడ్డాయి ఇప్పుడు CO5 వర్తించే స్థాయిలో ఉందని అనుకోండి స్థాయిని వర్తింపజేయడానికి నేను ఎన్ని మార్కులు కేటాయిస్తాను మరియు తక్కువ స్థాయిలను అర్థం చేసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి నేను ఎన్ని మార్కులు కేటాయిస్తాను కాబట్టి ఇది ఒక ఎంపిక ఇక్కడ బోధకుడు దరఖాస్తు స్థాయిలో అసెస్మెంట్ ఐటమ్లకు 6 మార్కులు మరియు తక్కువ స్థాయిలో అసెస్మెంట్ ఐటమ్లకు 4 మార్కులు ఉండాలని నిర్ణయించారు ఈ 4 మార్కులు మళ్లీ అర్థం చేసుకునే స్థాయిలో 2 మార్కులు మరియు గుర్తుంచుకునే స్థాయిలో 2 మార్కులుగా విభజించబడ్డాయి ఇప్పుడు ఇది చాలా వివరంగా ఉన్నట్లు అనిపించవచ్చు కాని అంచనా మంచి నాణ్యతతో ఉండాలంటే ఈ రకమైన ప్రణాళిక అవసరం మరియు మంచి నాణ్యమైన అభ్యాసానికి మంచి నాణ్యత అంచనా ముఖ్యమని మేము ఇప్పటికే చూశాము అసెస్మెంట్ అభ్యాసాన్ని నడిపిస్తుంది కాబట్టి అసెస్మెంట్ను ముందస్తుగా జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే అంచనా మంచి నాణ్యతతో ఉంటుందని ఎటువంటి హామీ లేదు కాబట్టి ఇది సరసమైన వివరాల వలె కనిపిస్తున్నప్పటికీ అన్ని అసెస్మెంట్ అంశాలు అన్ని CO లను సంబంధిత అభిజ్ఞా స్థాయిలలో పరిష్కరించేలా చూడటం అవసరం కాబట్టి మంచి నాణ్యత అంచనాను నిర్ధారించడానికి ఈ రకమైన ప్రణాళిక దాదాపు ఖచ్చితంగా అవసరం తదుపరి ప్రధాన సమస్య ఏమిటంటే వివిధ అభిజ్ఞా స్థాయిలకు మార్కుల పంపిణీపై నిర్ణయం తీసుకున్న తరువాత ఇచ్చిన CO కోసం ఇప్పటికే ప్రణాళిక చేసిన అసెస్మెంట్ సాధనాలకు ఈ మార్కులు ఎలా కేటాయించబడతాయో మనం నిర్ణయించుకోవాలి CO కోసం అన్ని అసెస్మెంట్ సాధనాలు ఏమిటో మేము ఇప్పటికే నిర్ణయించాము ఇది ఆ CO ని పరిష్కరించాలి ఇప్పుడు ఆ CO కి ఏ అభిజ్ఞా స్థాయిలో ఎన్ని మార్కులు కేటాయించాలో మేము ఇప్పటికే నిర్ణయించాము అసెస్మెంట్ సాధనాలపై ఈ మార్కులు ఎలా పంపిణీ చేయాలో ఇప్పుడు తుది నిర్ణయం ఉదాహరణకు CO5 కోసం అసెస్మెంట్ సాధనాలపై మార్కుల పంపిణీ టెస్ట్ 2 8 మార్కులు మరియు క్విజ్ 2 2 మార్కులు అని అనుకోండి ఇంతకుముందు మనకు ఇదే ఉదాహరణ గమనించండి ఇప్పుడు ఈ రెండు సాధనలలో మార్కుల పంపిణీ మేము నిర్ణయించుకోవాలి దరఖాస్తు స్థాయిలో మనకు 6 మార్కులు అవసరమని మేము ఇప్పటికే నిర్ణయించాము మరియు సమస్య ఏమిటంటే ఈ 6 మార్కులు టి 2 కి చెందినవి మరియు అర్థం చేసుకునే స్థాయిలో మాకు 2 మార్కులు కావాలి మరియు ఈ 2 మార్కులు కూడా టి 2 లో ఉంటాయి మరియు గుర్తుంచుకునే స్థాయిలో మాకు 2 అవసరం మార్కులు మరియు ఇవి క్విజ్ 2 లో ఉంటాయి కాబట్టి అభిజ్ఞా స్థాయిలలో సంబంధిత అసెస్మెంట్ సాధనాల్లో CO5 కి సంబంధించిన మార్కుల పంపిణీ ఈ క్రింది విధంగా ఉంది టెస్ట్ 2 లో CO5 కి సంబంధించిన వర్తించే స్థాయిలో 6 మార్కులకు అసెస్మెంట్ అంశాలు ఉంటాయి ఒకే CO5 కి సంబంధించిన 2 మార్కులకు అర్ధం స్థాయిలో ఒక అంచనా అంశం ఉంటుంది మరియు క్విజ్ 2 లో CO5 కి సంబంధించిన 2 మార్కులకు గుర్తుంచుకో స్థాయిలో 2 లేదా 1 అంశం ఉంటుంది కాబట్టి ఇది ఒక నిర్దిష్ట CO కోసం ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేస్తుంది మరియు ఇది మేము అన్ని CO ల కోసం చేయాలి అన్ని CO ల కోసం మేము మొత్తం మార్కులను నిర్ణయించుకోవాలి ఆ CO కి కేటాయించబడింది ఆ CO పరిష్కరించాల్సిన అసెస్మెంట్ సాధనాలు మరియు అసెస్మెంట్ పంపిణీ చేయవలసిన అభిజ్ఞా స్థాయిలు కాబట్టి ఇది క్రింద చూపిన విధంగా CIE ప్రణాళిక యొక్క సారాంశానికి దారి తీస్తుంది CIE సాధనలను నిర్ణయించండి ప్రతి పరికరానికి గుర్తు మరియు ఈ పరికరాల షెడ్యూల్ ఇది మొదటి దశ అప్పుడు ప్రతి CO కి CIE కోసం మార్కులు కేటాయించండి ఎంచుకున్న CIE పరికరాలపై ఈ గుర్తులను పంపిణీ చేయండి మరియు సంబంధిత అభిజ్ఞా స్థాయిలకు మార్కులను నిర్ణయించండి మీరు అలా చేస్తే మేము ఇలాంటి పట్టికను పొందవచ్చు CO1 యొక్క వాస్తవ అభిజ్ఞా స్థాయి "అర్థం చేసుకోండి" మరియు ఇది T1 లో టెస్ట్ 1 మరియు క్విజ్ 1 లో పొందుపరచబడింది టెస్ట్ 1 లో 5 మార్కులు కేటాయించబడతాయి మరియు క్విజ్ 1 లో 3 మార్కులు కేటాయించబడతాయి కాబట్టి ప్రాథమికంగా CO1 ను T1 మరియు Q1 అనే రెండు సాధనాలలో కవర్ చేస్తున్నారు మరియు అర్థం చేసుకునే స్థాయి T1 లో 3 మార్కులు ఉంటాయి ఇది ఇక్కడ చూపబడలేదు కానీ మిగిలిన 2 మార్కులు గుర్తుంచుకునే స్థాయికి వెళ్తాయని అర్థం కాబట్టి టి 1 లో కూడా మేము ఒక స్థాయిలో కొన్ని మార్కులు మరియు తక్కువ స్థాయిలో మిగిలిన మార్కులు ఇస్తాము అదేవిధంగా CO2 ఇది T1 క్విజ్ 1 తో పాటు అసైన్మెంట్ 1 లో ఉన్నట్లు మీరు చూడవచ్చు కాబట్టి ఇది 3 అసెస్మెంట్ సాధనాలలో విస్తరించి ఉంది వర్తించే స్థాయిలో ఉన్న CO3 ను T1 మరియు అసైన్మెంట్ 1 లో పరిష్కరించబడుతుంది అదేవిధంగా CO4 ను T2 లో మరియు అసైన్మెంట్ 1 లో తరువాత T2 లో CO5 మరియు క్విజ్ 2 మరియు CO6 లో ప్రసంగించారు మీరు గమనించినది ఏ పరీక్షలోనూ పరిష్కరించబడలేదు T1 లేదా T2 కాదు ఇది క్విజ్ 2 మరియు అసైన్మెంట్ 2 లో మాత్రమే పరిష్కరించబడుతుంది ఇది చాలా తరువాత వస్తుంది కాబట్టి ప్రాథమికంగా చేయవలసినది ఏమిటంటే కేటాయించిన CO యొక్క మార్కులు వేర్వేరు అభిజ్ఞా స్థాయిలలో విస్తరించి ఉన్నాయి అదే అభిజ్ఞా స్థాయి మరియు తక్కువ అభిజ్ఞా స్థాయిలు మరియు అవి CIE కోసం వేర్వేరు ఎవాల్యూయేషన్ సాధనాలలో విస్తరించి ఉంటాయి కాబట్టి అది CIE ప్రణాళిక ప్రక్రియను పూర్తి చేస్తుంది వాస్తవానికి టి 1 టి 2 క్విజ్ 1 క్విజ్ 2 అసైన్మెంట్ 1 మరియు అసైన్మెంట్ 2 లకు మొత్తం మార్కుల సంఖ్య ఉండేలా చూడాలి అవి అసలు ప్రణాళిక ప్రకారం కాబట్టి ప్రతి అసెస్మెంట్ పరికరానికి కేటాయించిన మొత్తం మార్కులు అసలు ప్రణాళిక మరియు షెడ్యూల్ చేసిన పరీక్ష కేటాయింపులు మరియు క్విజ్ల ప్రకారం ఉంటాయి అవన్నీ తరగతి గదులలో ప్రసంగించిన CO లు పూర్తయిన సమయంలో జరుగుతాయి మరియు అభిజ్ఞా స్థాయిలు అన్నీ తగిన విధంగా ప్రణాళిక చేయబడతాయి CO యొక్క అభిజ్ఞా స్థాయికి సమానమైన అభిజ్ఞా స్థాయిలో ఎన్ని మార్కులు తక్కువ స్థాయిలో ఎన్ని మార్కులు ఈ ప్రణాళిక అంతా పూర్తయింది ఇది మేము ఇక్కడ చూపించిన తుది పట్టికకు దారితీస్తుంది ఇది కొంచెం వివరంగా కనిపిస్తున్నప్పటికీ ఇది CIE ప్రణాళిక అవుతుంది CIE మొదట అన్ని CO లను సంబోధించి CO లను తగిన అభిజ్ఞా స్థాయిలలో పరిష్కరిస్తుందని మరియు అంచనా జరిగే సమయం సహేతుకమైనదని ఇది నిర్ధారిస్తుంది కాబట్టి CIE ప్రణాళిక మన దగ్గర ఉండాలి అప్పుడు SEE సెమిస్టర్ ఎండ్ పరీక్షకు వెళ్దాం అందులో ఏమి ఉంది ఒకే సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంది మరియు అందువల్ల ఒక అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే ఉంది కాబట్టి బహుళ అసెస్మెంట్ సాధన వంటిది ఏదీ లేదు ఒకటి మాత్రమే ఉంది SEE పరికరం యొక్క నిర్మాణం ఇన్స్టిట్యూట్ నుండి ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయం నుండి విశ్వవిద్యాలయం వరకు గణనీయంగా మారుతుంది సహజంగానే నిర్మాణం ఏమైనప్పటికీ అది మొత్తం CO లను పరిష్కరించాలి అది ముఖ్యమైన విషయం కాబట్టి SEE కోసం మేము కలిగి ఉన్న ప్రణాళికలో ఈ క్రింది దశలు ఉన్నాయి ప్రతి CO కోసం SEE కోసం మార్కులను కేటాయించండి ఆపై సంబంధిత అభిజ్ఞా స్థాయిలకు మార్కులను నిర్ణయించండి కాబట్టి ఈ రెండు దశలు మాత్రమే అవసరం మరియు ఈ రెండు దశల యొక్క హేతువు CIE కోసం ఉపయోగించిన మాదిరిగానే ఉంటుంది అంటే ఆ CO కి గడిపిన తరగతి గది నిష్పత్తి మరియు ఆ CO యొక్క సాపేక్ష ప్రాముఖ్యత ఆధారంగా మీరు ఆ CO కోసం మొత్తం మార్కులను నిర్ణయిస్తారు ఆపై CO యొక్క అభిజ్ఞా స్థాయిలో ఎన్ని మార్కులు మరియు తక్కువ స్థాయిలో ఎన్ని మార్కులో నిర్ణయించండి ఇప్పుడు ఈ అంచనా అంశాలను SEE పరికరం యొక్క నిర్మాణం ఆధారంగా తగిన విధంగా కలపాలి ఇది ఒక అదనపు దశ ఎందుకంటే తరచుగా SEE కి స్థిర నిర్మాణం లభించింది మరియు తుది SEE పరికరాన్ని సృష్టించడానికి అసెస్మెంట్ అంశాలను సముచితంగా కలపాలి మేము సాధ్యమైన నిర్మాణాలను పరిశీలిస్తాము కాబట్టి అవి వివరాలలో చాలా విస్తృతంగా మారుతుంటాయి కాని దాదాపు మొత్తం 100 మార్కులకు ఉన్నాయి అయితే తరువాత అవి 50 కి స్కేల్ చేయబడతాయి SEE CIE నిష్పత్తులు 5050 అయితే అప్పుడు ఈ 100 మార్కులు 50 కి స్కేల్ చేయబడతాయి అవి 2080 నిష్పత్తిలో ఉంటే అప్పుడు అవి 80 కి స్కేల్ చేయబడవచ్చు కాబట్టి చివరికి వాటిని భిన్నంగా స్కేల్ చేయవచ్చు కానీ ప్రశ్నపత్రం కూడా సాధారణంగా మొత్తం 100 మార్కులకు మరియు సాధారణంగా వ్రాతపూర్వక ప్రతిస్పందన అవసరం మరియు వ్యవధి సాధారణంగా నిర్ణయించబడుతుంది భారతీయ దృష్టాంతంలో సాధారణంగా 3 గంటలు భారతదేశంలో ప్రస్తుతం SEE ప్రశ్నపత్రం కోసం 3 ప్రసిద్ధ నిర్మాణాలు ఉన్నాయి అనేక వైవిధ్యాలు ఉన్నాయి కానీ విస్తృతంగా మూడు రకాల నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి రకం 1 8 ప్రశ్నలు ఉన్నాయి అన్ని ప్రశ్నలు సమాన మార్కులను కలిగి ఉంటాయి విద్యార్థులు 5 పూర్తి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి అంటే ప్రతి ప్రశ్నలు 20 మార్కులకు ప్రతి ప్రశ్నకు a b c d వంటి ఉప ప్రశ్నలు ఉండవచ్చు కానీ సాధారణంగా ఉప ప్రశ్నలు 4 కన్నా ఎక్కువ ఉండవు మరియు ఈ ఉప ప్రశ్నలకు మార్కుల కేటాయింపు చాలా ఏకపక్షంగా ఉంటుంది నాకు 3 ఉప ప్రశ్నలు ఉండవచ్చు కాబట్టి నాకు 4 4 12 వంటి మార్కులు 20 కి జోడించవచ్చు లేదా నాకు 6 6 14 ఉండవచ్చు లేదా నాకు 3 5 12 ఉండవచ్చు ఆచరణాత్మకంగా ఇది ఏకపక్షం ఉప ప్రశ్నల సంఖ్య మరియు ప్రతి ఉప ప్రశ్నకు కేటాయించిన మార్కులకు సంబంధించి బోధకుడికి అనియంత్రిత స్వేచ్ఛ ఉంది ఏదేమైనా అటువంటి ప్రణాళిక జరిగితే ఐటెమ్ బ్యాంక్ సృష్టించడం చాలా కష్టమవుతుందని మేము తరువాత చూస్తాము కాబట్టి ఉప ప్రశ్నలకు కూడా ఒకరకమైన నిర్మాణాన్ని కలిగి ఉండటం మంచిది మేము ఐటెమ్ బ్యాంకులను పరిశీలించినప్పుడు పరిశీలిస్తాము ఇప్పుడు ఈ రకమైన ప్రశ్నపత్రం నిర్మాణం ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది కాని నేడు ఇది నిజంగా ఏ సంస్థకు అనుకూలంగా లేదు OBE ఫ్రేమ్వర్క్ దృక్పథం నుండి బలహీనత ఏమిటంటే కొన్ని CO లకు సంబంధించి మాకు పనితీరు డేటా లభించకపోవచ్చు ముఖ్యంగా తరువాతి భాగానికి సంబంధించిన CO లను విద్యార్థులు మరియు కొన్నిసార్లు ఉపాధ్యాయుడు కూడా దాటవేయవచ్చు కాబట్టి జవాబు ఇవ్వవలసిన 5 ప్రశ్నలు అన్నీ సిలబస్ యొక్క పూర్వ భాగానికి చెందినవి మరియు ఆ భాగానికి సంబంధించిన CO లు తప్పనిసరిగా దృష్టి సారించాయి ఇది స్వయంప్రతిపత్త సంస్థలచే చాలా త్వరగా గ్రహించబడింది కాబట్టి ఈ నిర్మాణం నేడు పూర్తిగా అనుకూలంగా లేదు మరియు చాలా తక్కువ సంఖ్యలో సంస్థలు మాత్రమే ఇప్పటికీ ఈ నిర్మాణాన్ని అనుసరిస్తున్నాయి ఆచరణాత్మకంగా ఇది అనుకూలంగా లేదు మరియు మేము దీని గురించి చర్చించము టైప్ 2 ఇక్కడ చాలావరకు OBE స్వీకరించిన ఫ్రేమ్వర్క్లలో సిలబస్ సాధారణంగా 5 యూనిట్లుగా నిర్వహించబడుతుంది మరియు సెమిస్టర్ ఎండ్ ఎగ్జామినేషన్ ప్రశ్నపత్రంలో ప్రతి యూనిట్కు 2 ప్రశ్నలు ఉంటాయి మరియు విద్యార్థి ఒక పూర్తి ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి ఈ రెండు ప్రశ్నల నుండి అంటే ఒక ఎంపిక ఉంది కానీ అంతర్గత ఎంపిక 2 ప్రశ్నలు ఒకే యూనిట్కు అనుగుణంగా ఉంటాయి మరియు విద్యార్థి వాటిలో ఒకదానికి సమాధానం ఇవ్వాలి అంటే విద్యార్థి ప్రతి యూనిట్ నుండి ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి కాబట్టి 10 ప్రశ్నలు ఉన్నాయి అన్నీ సమాన మార్కులు మరియు విద్యార్థులు 5 మాత్రమే సమాధానం ఇవ్వవలసి ఉంది పెద్ద ఎంపిక ఉన్నట్లు కనిపిస్తోంది కానీ వాస్తవానికి ఎంపిక 2 నుండి 1 కి పరిమితం చేయబడింది కాబట్టి యూనిట్ 1 నుండి 2 ప్రశ్నలు ఉన్నాయి విద్యార్థి సమాధానం ఇవ్వాలి 1 ప్రశ్న అదేవిధంగా యూనిట్ 2 నుండి 2 విద్యార్థి 1 ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి ఆ విధంగా ఇది ఎల్లప్పుడూ 2 నుండి 1 యొక్క ఎంపిక సహజంగానే ప్రయోజనం ఏమిటంటే మేము అన్ని CO లకు సంబంధించిన పనితీరు డేటాను పొందుతాము ఎందుకంటే 5 యూనిట్లు తప్పనిసరిగా నిర్దిష్ట సంఖ్యలో CO లు అని వ్రాయబడతాయి ఇది చాలా ప్రజాదరణ పొందింది మరియు అనేక స్వయంప్రతిపత్తి సంస్థలు మరియు అనేక విశ్వవిద్యాలయాలు ఈ రోజుల్లో ఈ రకాన్ని మరింత ప్రముఖంగా స్వీకరించాయి అటువంటి ప్రశ్నపత్రాన్ని సెట్ చేయడానికి మార్గదర్శకాలు స్పష్టంగా అన్ని CO లను పరిష్కరించాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏ ఎంపిక ఉంది అనేదానికి మధ్య ఉన్న రెండు ప్రశ్నలు ఉదాహరణకు మొదటి యూనిట్కు సంబంధించిన ప్రశ్న 1 మరియు 2 ఎంపిక ఉన్న రెండు ప్రశ్నలు ఒకే CO ల సమితిని పరిష్కరించాలి మరియు నిర్మాణంలో సహేతుకంగా సమానంగా ఉండాలి CO ల సాధన స్థాయిలను నిర్ణయించడానికి పనితీరు డేటాను మాత్రమే సహేతుకంగా బాగా ఉపయోగించవచ్చు ప్రశ్న 1 CO1 మరియు CO2 ను సూచిస్తుంటే మరియు ఎంపిక ప్రశ్న 2 తో ఉంటే ప్రశ్న 2 కూడా CO1 మరియు CO2 ను పరిష్కరించాలి మరియు అవి CO1 కు 8 WEIGHTAGE ను మరియు CO2 కి ఒక ప్రశ్నలో 12 బరువును ఇస్తే ఎంపిక కూడా చాలా సారూప్యంగా ఉండాలి CO1 మళ్ళీ 8 మార్కులు CO2 12 మార్కులు ఉపవిభాగం మారవచ్చు కానీ కేటాయించిన మొత్తం మార్కులు సమానంగా ఉండాలి ఎంచుకున్న అభిజ్ఞా స్థాయిలు కూడా నిర్మాణంలో సమానంగా ఉండాలి ఎటువంటి వైవిధ్యం ఉండదని దీని అర్థం కాదు కానీ వైవిధ్యం తక్కువగా ఉండాలి కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఎంపిక కోసం ఇచ్చే 2 ప్రశ్నలు ప్రసంగించిన CO ల పరంగా చాలా సమానంగా ఉండాలి అభిజ్ఞా స్థాయిలు ప్రసంగించబడతాయి తద్వారా మనకు లభించే పనితీరు డేటా CO ల సాధన స్థాయిలను నిర్ణయించడానికి నమ్మదగినదిగా ఉంటుంది కాబట్టి ప్రతి CO కి కేటాయించిన మార్కులు ముందుగా చర్చించినట్లుగా పరిగణనలోకి తీసుకోవాలి ఆ CO కి కేటాయించిన తరగతి గది గంటలు మరియు బంధువు యొక్క బోధకుడి యొక్క ఆత్మాశ్రయ అవగాహన ఆ CO యొక్క ప్రాముఖ్యత CIE మాదిరిగానే SEE తో కూడా మేము మార్కులను నిర్ణయించడానికి అదే హేతువును ఉపయోగిస్తాము కొన్ని విశ్వవిద్యాలయాలలో ఈ రోజుల్లో 3 వ రకం ఉంది ఇక్కడ ప్రశ్నపత్రంలో రెండు భాగాలు ఉన్నాయి పార్ట్ A మరియు పార్ట్ B పార్ట్ A లో పూర్తి సిలబస్ను మరియు ఈ భాగానికి కేటాయించిన మొత్తం మార్కులను కవర్ చేసే ఆబ్జెక్టివ్ రకం ప్రశ్నలు ఉన్నాయి మొత్తం 100 లో 10 నుండి 20 వరకు మారవచ్చు మిగిలిన మార్కులు భాగం B కి కేటాయించబడతాయి మరియు భాగం B యొక్క నిర్మాణం SEE ప్రశ్నపత్రం రకం 2 కు సమానంగా ఉంటుంది అంటే సిలబస్ 5 యూనిట్లలో నిర్వహించబడుతుంది ప్రతి యూనిట్కు 2 ప్రశ్నలు ఉన్నాయి విద్యార్థి ఆ రెండు ప్రశ్నలలో ఒకటికి సమాధానం ఇవ్వాలి కాబట్టి ఎంపిక రెండు లో ఒకటి మొత్తం 10 విద్యార్థి ఐదు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ప్రతి యూనిట్ నుండి ఒకటి వస్తుంది ఒకే తేడా ఏమిటంటే ప్రతి ప్రశ్నకు ఇప్పుడు తక్కువ మార్కులు ఉంటాయి ఎందుకంటే కొన్ని మార్కులు పార్ట్ ఎకు కేటాయించబడతాయి ఉదాహరణకు పార్ట్ ఎకి 20 మార్కులు ఉంటే పార్ట్ బికి 80 మార్కులు మాత్రమే వచ్చాయి కాబట్టి 5 ప్రశ్నలు 80 మధ్య సమానంగా పంపిణీ చేయబడతాయి కాబట్టి ప్రతి ప్రశ్నకు 20 మార్కులకు బదులుగా 16 మార్కులు మాత్రమే ఉంటాయి లేకపోతే నిర్మాణం SEE ప్రశ్నపత్రం రకం II కు సమానంగా ఉంటుంది ఇప్పుడు SEE ప్రశ్నపత్రాన్ని సెట్ చేయడానికి మార్గదర్శకాలు చాలా సులభం పార్ట్ A అన్ని CO లను పరిష్కరించాలి ఆపై A లో ఎన్ని ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉన్నాయనే దాని ఆధారంగా ప్రతి CO కి ఎన్ని కేటాయించాలో నిర్ణయించవచ్చు మరియు ప్రతి CO యొక్క సాపేక్ష ప్రాముఖ్యతను ఉపయోగించి ప్రతి CO కోసం గడిపిన సాపేక్ష సంఖ్య సంఖ్య యొక్క సంఖ్య CO కి చెందిన ఆబ్జెక్టివ్ ప్రశ్నలను నిర్ణయించవచ్చు ఇప్పుడు పార్ట్ B యొక్క మార్గదర్శకాలు SEE ప్రశ్నపత్రం రకం 2 కు ఖచ్చితంగా సమానంగా ఉంటాయి ఎందుకంటే SEE ప్రశ్నపత్రం రకం 2 నుండి నిజంగా తేడా లేదు ఒకే తేడా ఏమిటంటే అది తక్కువ సంఖ్యలో మార్కుల కోసం లేకపోతే అది మనకు కావాల్సిన అదే నిర్మాణం ఇది CIE మరియు SEE కోసం అసెస్మెంట్ ప్లాన్ గురించి మా చర్చను పూర్తి చేస్తుంది కాబట్టి వ్యాయామం అనేది ఒక పరీక్ష T1 ను డిజైన్ చేస్తుంది ఇది ఇచ్చిన నిర్మాణం ప్రకారం మీ కోర్సు యొక్క నిరంతర అంతర్గత మూల్యాంకనంలో భాగం ప్రసంగించిన CO లు వాటి అభిజ్ఞా స్థాయిలు T1 సంభవించే షెడ్యూల్ మరియు తరగతి గదిలో సంబంధిత CO లు ఎప్పుడు బయటపడతాయో సూచించండి టైప్ 2 లేదా టైప్ 3 యొక్క ఒక SEE పరికరాన్ని రూపొందించండి ప్రాథమికంగా టైప్ మూడులో ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు కొన్ని మార్కులు ఇవ్వబడతాయి తప్ప ఇచ్చిన నిర్మాణం ప్రకారం ఈ వ్యాయామాల ఫలితాలను tale com లో పంచుకున్నందుకు ధన్యవాదాలు మా తదుపరి యూనిట్లో ఐటెమ్ బ్యాంక్ రూపకల్పన ప్రక్రియను మేము అర్థం చేసుకుంటాము ఐటెమ్ బ్యాంక్ అంటే ఏమిటి మాకు ఐటెమ్ బ్యాంక్ ఎందుకు అవసరం ఐటెమ్ బ్యాంక్ యొక్క ప్రయోజనాలు ఏమిటి మరియు ఐటెమ్ బ్యాంక్ యొక్క నిర్మాణం ఏమిటి మరియు మేము ఐటెమ్ బ్యాంక్ను ఎలా డిజైన్ చేస్తాము మీ దృష్టికి ధన్యవాదాలు మరియు దీనితో మేము ఈ యూనిట్ను ముగించాము